డేటాబేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్ గురించి చర్చిస్తున్నాం ఇది 3 వ భాగం చివరి మాడ్యూల్ లో ప్రాథమిక స్థాయిలో మరియు సిద్ధాంతం ఆధారంగా ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి మనం చర్చించాం ఈ ప్రస్తుత మాడ్యూల్ లో ఫంక్షనల్ డిపెండెన్సీ ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాం అందువల్ల ఈ మాడ్యూల్ లో మనం ముఖ్యంగా మూడు ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి కూడా చదువుకుందాం కాబట్టి మొదటగా మనం అల్గారిథం ల గురించి తెలుసుకుందాం అలాగే మనం ఇంతకు ముందు మాడ్యూల్ లో చదివిన క్లోజర్ సెట్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ ఉన్నట్లయితే అప్పుడు ఇవ్వబడ్డ ఆట్రిబ్యూట్ల యొక్క సబ్ సెట్ కొరకు ఈ సందర్భంలో AG తదుపరి ఎలాంటి మార్పులు చేయలేనప్పుడు క్లోజర్ సెట్ ని మనం గణనీయంగా గణన చేయవచ్చు మరియు దానిని ఉపయోగించడం ద్వారా విభిన్న ముగింపులను ఇవ్వవచ్చు ఉదాహారణకు AG అనేది కాండిడేట్ కీ అన్ని ఆట్రిబ్యూట్స్ రిలేషన్ R లో కలిగి ఉన్నాయా లేదా అని మరియు ఒక వేళ మనం AG యొక్క సబ్ సెట్ ను తీసుకొని అందులో ఆట్రిబ్యూట్ A లేదా ఆట్రిబ్యూట్ G యొక్క క్లోజర్ అనేది కీ లా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి క్లోజర్ ఆట్రిబ్యూట్ అల్గారిథం F లో ఉందా లేదా అని పరీక్షిద్దాం మనం చేయవలసిందల్లా α పరీక్షించడమే ఆట్రిబ్యూట్స్ యొక్క క్లోజర్ సెట్ లోని ఎడమ వైపు డిపెండెన్సీ ని పరీక్షించాలి మరియు β అనేది సబ్ సెట్ అవునా కాదా అని పరీక్షించాలి అపుడు నేను α β తృప్తి పరుస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా మనం ఫంక్షనల్ డిపెండెన్సీ యొక్క సబ్ సెట్ ను మరియు క్లోజర్ ను తీసుకొవాలి అపుడు అన్ని క్లోజర్ సెట్ కు చెందిన అన్ని ఆట్రిబ్యూట్లు ఫంక్షనల్ డిపెండెంట్ కావున ఫంక్షనల్ డిపెండెన్సీ ఉందని చెప్పవచ్చు ఇపుడు మరి కొంచం ముందుకు వెళ్ళి కేనోనికల్ కవర్ ని కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు ఇక్కడ నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాను ఉదాహరణకు ఈ సెట్ వలే నా వద్ద ఫంక్షనల్ డిపెండెన్సీలు ఉన్నాయి మరియు ఈ డిపెండెన్స్ యొక్క కుడివైపున ఉండే ఈ నిర్ధిష్ట ఆట్రిబ్యూట్ ని ఇక్కడ ఒక సరళమైన సెట్ ద్వారా నేను రీప్లేస్ చేయగలనో లేదో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ పని చేయాల్సి వస్తే అప్పుడు మనం ఏమి చేయాలి అంటే మనము ఫంక్షనల్ డిపెండెన్సీల సమితిని ఈ సెట్ ను ఈ ఫంక్షనల్ డిపెండెన్సీల సమితి నుండి సూచించగలమా నేను తార్కికంగా సరళీకృత సెట్ ను ముగించగలనా లేదా అని చూపించాల్సి ఉంటుంది అందువల్ల మేం చేయాల్సిన నిబంధనలను ఉపయోగించి నేను ఫార్వర్డ్ స్కీం కింద ఇక్కడ పనిచేశాను మరియు ఒకవేళ నేను సరళీకృత సెట్ ని కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఇవ్వబడ్డ ఒరిజినల్ సెట్ కు నేను వెళ్లవచ్చా అని కూడా మేం ధృవీకరించాల్సి ఉంటుంది కాబట్టి సరళీకరించిన సెట్ కూడా తార్కికంగా → అసలు సెట్ ను కూడా కలిగి ఉంటే అప్పుడు మేము ఇవి ఒక విధంగా సమానమని చెప్పవచ్చు మరియు అందువలన నేను ఒక సరళమైన సెట్ ఉపయోగించాలని అనుకుంటున్నాను అందువల్ల ఇక్కడ మరో ఉదాహరణ ఉంది ఇక్కడ నేను మరో సెట్ ని కలిగి ఉన్నాను ఇక్కడ మనం దీనిని పరిశీలిస్తే నేను ఈ C ని ఎడమచేతి వైపు నుంచి తొలగించగలనా లేదా అని చెక్ చేయాలని అనుకుంటున్నాను మరియు ఇది ఎలా ఉంది మనము వాస్తవానికి ఈ మొత్తం ప్రక్రియలో ఆర్మ్స్ట్రాంగ్ ఆక్సియోమ్స్ గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇదే ఉదాహరణ ను మరింత అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం మనం ఫార్వర్డ్ డైరెక్షన్ మరియు రివర్స్ డైరెక్షన్ లో మొదటి సందర్భాన్ని విపులీకరిద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ ఆంక్సియోమ్స్ నియమాలను ను తీసుకొని దానిని కుడిచేతి వైపు ఉన్న ఆట్రిబ్యూట్ తో గణన చేసి అది పాల్గొంటుందో లేదో తెలుసుకోవాలి ఇది ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ కలిగి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒకప్రాథమిక ప్రకియ పైన చెప్పబడిన ప్రక్రియతో ఎడమ వైపు కూడా సులభం చేయవచ్చు ఇది వేరే ఉదాహరణ తో వివరిద్దాం మరియు అలాగే క్లోజర్ ఆఫ్ అట్ట్రిబ్యూట్ తో ఎలా సంపూర్ణతను ఇచ్చామో ముందుగానే చదువుకున్నాం కావున మనం ఇపుడు ఈ తీసివేయటం అనే ప్రక్రియ కు ఒక నిర్వచనాన్ని ఇవ్వటానికి ప్రయనిద్దాం ఒకవేళ నేను ఒక ఆట్రిబ్యూట్ అంటాం ఒకవేళ నాకు ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ α β అందులో ఒక ఆట్రిబ్యూట్ A ꞓ α అపుడు మనం A అనే ఆట్రిబ్యూట్ ను నుండి తొలగించటానికి వీలు పడుతుందా లేదా అని తనిఖీ చేయాలి అలా పరీక్షించడానికి మనం ఏం చేయాలి అంటే మనం ఫంక్షనల్ డిపెండెన్సీ ని తొలగిస్తూ ఎడమ వైపు A లేని ఒక ఆట్రిబ్యూట్ కు ఫంక్షనల్ డిపెండెన్సీ ని కలుపుతూ ఒక కొత్త సెట్ ను ఏర్పరచాలి ఒక వేళ F అనేది లాజికల్ గా ఇంప్లై అయితే అపుడు మనం A అనేది ఫంక్షనల్ డిపెండెన్సీ యొక్క ఎడమ వైపు ఎక్సట్రానియోస్ చేయబడింది అని చెప్పవచ్చు అదేవిధంగా ఎక్సట్రానియోస్ ను ఏర్పరచి F ఇంప్లై అవుతుందా లేదా అని పరీక్షించాలి మనం ఒక్క సారి ఎడమ వైపు ఆట్రిబ్యూట్ను తొలగించడంను గుర్తు చేసుకుంటే మొదటగా ఎడమ వైపు ఆట్రిబ్యూట్ ను తొలగించి తర్వాత దానిని సింప్లర్ సెట్ గా మార్చుతాం కాబట్టి మనం అది ఒరిజినల్ సెట్ నుంచి ఇంప్లై అయ్యిందా లేదా అని తెలుసుకుంటూనే కుడిపైపు నుండి ఆట్రిబ్యూట్ ను ఏర్పరచగలం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వచ్చిన సెట్ ఒరిజినల్ సెట్ నుండి ఇంప్లై అయ్యిందా లేదా అని కాబట్టి రెండో వైపుల ఇంప్లికేషన్ అనేది అవసరం లేదు ఎందుకంటే అది ఆటోమెటికల్గా ఇంప్లై అవుతుంది ఎందుకంటే మొదటి సంధర్భంలో మనం ఒక ఆట్రిబ్యూట్ను గణన చేయటం వలన పొందవచ్చు ఇంకొక ఉదాహారణ ను కుడి వైపు ఎక్సట్రానియోస్ ఆట్రిబ్యూట్ ని చూడవచ్చు ఈ ఉదాహరణ లో కుడివైపున ఉన్న C అనేది AB → CD లో ఎక్సట్రానియోస్ ఆట్ట్రిబ్యూట్ ఎందుకంటే C ని తొలగించిన తర్వాత కూడా AB → C సాధ్యం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఉపయోగిస్తున్నారు ఒక ఆట్రిబ్యూట్ ఎక్స్ట్రానియస్ గా ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం లాంఛనప్రాయంగా పరీక్షిస్తాం అందువల్ల ఇక్కడ దశలు ఇవ్వబడ్డాయి అయితే మీరు ఇప్పటికే ఉదాహరణ ద్వారా అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను కావున మనకు ఫంక్షనల్ డిపెండెన్సీ అని చెప్పవచ్చు అనగా లాజికల్ పరంగా F లోని అన్ని డిపెండెన్సీలు Fc లో తృప్తి పరుస్తాయి మరియు Fc అన్ని డిపెండెన్సీలు F లో తృప్తి పరుస్తాయి Fc లోని ఏ ఒక్క ఆట్రిబ్యూట్ ఎక్స్ట్రానియస్ ఆట్రిబ్యూట్ ను మరియు విడగొట్టడానికి వీలు కాకుండా ఉండాలి కావున మనం డిపెండెన్సీ గురించి మరియు దానికి సంబంధించిన సాధనను మొదలుపెట్టండి కావున ఇక్కడ కేనోనికల్ కవర్ అని మనకు తెలుస్తుంది B → C అనేది ముందే ఉంది కనుక దాని మీద క్లోజర్ ని ఉపయోగించవచ్చు లేదా ఆట్రిబ్యూట్ క్లోజర్ ను ఉపయోగించవచ్చు మనకు ఇపుడు ఒరిజినల్ సెట్ F కెనోనికల్ కవర్ తో కలిపి లభిస్తుంది అవి A→ B మరియు B→ C కావున పైన లభించిన సెట్ అనేవి లాజికల్ గా ఒరిజినల్ సెట్ ను ఇంప్లై చేస్తాయి అలాగే పైన చూపబడిన సెట్లు ఒరిజినల్ సెట్ కు ఇంప్లై చేయవచ్చు అలాగే మనం తరచుగా కేనోనికల్ కవర్ ను సింప్లిసిటి మరియు అప్లికేషన్ నాణ్యత ను పెంచుటకు ఉపయోగిస్తాము సహజంగా ఫంక్షనల్ డిపెండెన్సీకూడా సమనం ఒకవేళ అవి ఈక్వివాలెంట్ అయితే ఇప్పటి వరకు మనం ఫంక్షనల్ డిపెండెన్సీ మరియు వేర్వేరు అల్గారిథం లు ఉపయోగించి సాధన చేయండి

అలాగే ఫంక్షనల్ డిపెండెన్సీ ని కనుగొనవచ్చు సెట్స్ పైన చిత్రంలో చూడవచ్చు మన లక్ష్యం కాండిడేట్ కీ ని కనుగొనటం అలాగే అల్గారిథంలను వాడి ఇవ్వబడిన ఫంక్షనల్ డిపెండెన్సీ ని కనుగొనవచ్చు కావున పైన ఇవ్వబడిన సమస్య లను సాధన చేయండి అలాగే మనం ఫంక్షనల్ డిపెండెన్సీ ని కలిగి ఉంటుంది మనం ఏదేని రెండు ఆట్రిబ్యూట్లను తీసుకొని ఒకవేళ కేండిడేట్ కీ ని కలిగి ఉంటే అవి ప్రైమ్ ఆట్రిబ్యూట్స్ అంటారు లేకపోతే వాటిని నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్స్ అంటారు ఇక్కడ మనకున్న అడ్డంకి ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్ల నుంచి మనం ప్రైమ్ మరియు నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్స్ ఏవి అనేది మనం కనుగొనాలి పైన చూపబడిన చిత్రంలో కొన్ని సమస్యలు ఇవ్వబడ్డాయి అందులో మీరు ఫంక్షనల్ డిపెండెన్సీ ని కనుగొనాలి పైన చూపబడిన చిత్రంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వబడ్డాయి అందులో మీరు మినిమల్ కవర్ లేదా ఇర్రెడ్యూసిబుల్ సెట్ లేదా కెనోనికల్ కవర్ పై కనుగొనండి అందువల్ల ఈ సమస్య పై దయచేసి సాధన చేయండి తద్వారా ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్ లు వ్యక్తిగత ఫంక్షనల్ డిపెండెన్సీలు మరియు ఇతరాలను తేలికగా వ్యవహరించడానికి ఈ అల్గారిథమ్ లను ఉపయోగించడం లో మీకు సౌకర్యవంతంగా ఉంటుంది ఈ వారం లో మనం ఈ టాపిక్ అయిపోగొట్టాం అలాగే అసైన్మెంట్స్ కూడా ఇవ్వబడ్డాయి త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారాలను త్వరలోనే చూపిస్తాను అలాగే లాస్లెస్ జాయిన్ యొక్క క్యారెక్టరైజేషన్ అనే అంశము ను తెలుసుకుందాం కాబట్టి లాస్లెస్ డీకంపోజిషన్ ఆపరేషన్ అని అంటాం నాకు రిలేషన్ R లో ఎలాంటి లాస్ లేకపోతే ఆ జాయిన్ ను లాస్లెస్ జాయిన్ ఒకవేళ R1 ∩ R2 R1 లేదా R1 ∩ R2 R2అపుడు ఆట్రిబ్యూట్స్ సెట్ సాధ్యం అవుతుందని చెప్పవచ్చు లాస్ లెస్ జాయిన్ ఉంది అని చెప్పడానికి ఈ స్టేట్మెంట్ ఒక్కటి చాలు చెప్పాడానికి మరి ఏ ఇతర ఇన్స్టాన్స్ అవసరం లేదు కాని మన డిజైన్ కు ఒక నమ్మకం కావాలి పైన చూపించిన చిత్రంలో ఏదేని కండీషన్ సంతృప్తి పరుస్తుందేమో చూద్దాం అలాంటి కండీషన్ మనకు దొరికిందంటే మనం జాయిన్ లాస్లెస్ అని చెప్పవచ్చు కాబట్టి పై చిత్రంలో కొన్ని ఉదాహారణలు ఇవ్వబడ్డాయి దీని వలన మనకు కాన్సెప్ట్ మీద మరింత పట్టు లభిస్తుంది మనకు సప్లయర్ అనే రిలేషన్షిప్ చేస్తే ఒక రిలేషన్షిప్ లో సప్లయర్ యొక్క నంబర్ నేమ్ సిటి మరియు క్వాంటిటీ ని కలిగి ఉంటాయి మరియు ఇంకో రిలేషన్లో ప్రొడక్ట్ నేమ్ మరియు క్వాంటిటీ ని చూడవచ్చు

కావున పైన చూపబడిన సప్లయర్ రిలేషన్ ఇన్స్టాన్స్ ను చిత్రంలో చూడవచ్చు మనం నాచురల్ జాయిన్ తో ను రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు కావున మనం ఒక నాచురల్ జాయిన్ వాడి రిలేషన్షిప్ ను పునర్వ్యవస్థీకరించవచ్చు ఇపుడు మన ఉద్దేశ్యం ఏమిటంటే ఒరిజినల్ రిలేషన్ కు తీసుకురావటం కాని మనం ఒక సారి పోల్చి చూస్తే అది జరగదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక రిలేషన్ లో రెండు టపుల్స్ అనేవి ఒరిజినల్ రిలేషన్లో లేవు వాటిని చిత్రంలో హైలైట్ చేయబడింది ఆ రెండు టపుల్స్ రావటానికి కారణం నేను నాచురల్ జాయిన్అయిన క్వాంటిటీ మరియు వాల్యూ ల పై పర్ఫార్మ్ చేయడం జరిగింది కావున Nick 5 Nick NY 105Nick NY10 పై ఎంట్రిలో మనకు 10 అనే ఎంట్రీలు రెండు ఉన్నాయి కావున ప్రొడక్ట్ నంబర్ కాంబినేషన్ తో వ్యాల్యూ 20 వచ్చింది ఇది ఒరిజినల్ రిలేషన్ ఇన్స్టాన్స్ లో లేదు కావున మనం ఇక్కడ ఎక్స్ట్రా టపుల్స్ ను పొందడం జరిగింది ఈ జాయిన్ ను మనం లాసీ జాయిన్ ని కలిగి లేదు R1 ∩ R2 R1 లేదా R1 ∩ R2 R2 అనేది సాధ్యం కాదు కావున అలాగే ఇది ఫంక్షనల్ డిపెండెన్సీ ని ప్రిసర్వ్ చేయలేదు ఇపుడు మనం జాయిన్ డీకంపోజిషన్ కాదు అని చెప్పలేకపోయాం కావున మనం ఇన్ఫర్మేషన్ ను పొందలేక పోయాం ఇప్పుడు మనం లాస్లెస్ గా డీకంపోజిషన్ ఎలా చేయాలో ఇపుడు చూద్దాం ఇపుడు మళ్ళీ అదే ఉదాహరణ ను తీసుకుందాం అదే సప్లయర్ రిలేషన్ వేరుగా చేద్దాం ఫంక్షనల్ డిపెండెన్సీ లు కూడా అవే ఇపుడు మనకు నంబర్ నేమ్ సిటీ అనేవి ఒక రిలేషన్ లో మరియు సప్లయర్ నంబర్ ప్రొడక్ట్ నంబర్ మరియు క్వాంటిటీ ని మరొక రిలేషన్ లో ఉంచి జాయిన్ ఆపరేషన్ ను మళ్ళీ చేద్దాం ఇపుడు మనం ఒరిజినల్ రిలేషన్ను చూస్తే పై చిత్రంలో చూపబడింది అక్కడ మనం సప్లయర్ రిలేషన్ను మరియు పార్ట్స్ రిలేషన్ను చూడవచ్చు ఇపుడు నేచురల్ జాయిన్ను వాడి ఈ రెండు రిలేషన్లను కలిపితే మనకు ఒరిజినల్ రిలేషన్ ఏదైతే ఉందో అదే వస్తుంది కావున ఇక్కడ మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ను లాస్ కాలేదు మన డేటా మొత్తం తిరిగి వస్తుంది అపుడు మనం ఆ జాయిన్ను లాస్లెస్ జాయిన్లను చూస్తే మనకు అక్కడ S number సప్లయర్ నంబర్ కీ ని కలిగి ఉంది ఎందుకంటే S → Sname S city R1 R2 → R1 అనేది నిజం అని మనం గమనించవచ్చు కావున ఇది మనకు లాస్లెస్ జాయిన్ ను ఇస్తుంది ఇది అన్ని డిపెండెన్సీలను ప్రిసర్వ్ సాధ్యం కాలేదు కావున సహహజంగానే పైన మాట్లాడుకున్న డీకంపోజిషన్ లేదు కాని AB మరియు AC లలో లాసి జాయిన్ ఉంది నేను నష్టం లేని జాయిన్ పై అనేక ప్రాక్టీస్ సమస్యలను అందించాను తద్వారా మీరు ఈ రకమైన అల్గోరిథంలో మాస్టర్ అవ్వగలరు చివరగా నేను డిపెండెన్స్ ప్రిజర్వేషన్ భావనను త్వరగా నేర్చుకుందాం డిపెండెన్సీ ప్రిసర్వేషన్ మీద ఆదారపడి ఉంటుంది అన్ని డీకంపోజ్డ్ రిలేషన్లను ఫంక్షనల్ డిపెండెంట్ ఆట్రిబ్యూట్స్ ఉండక పోవచ్చు అవి వేర్వేరు విధాలుగా పంచబడి ఉండవచ్చు కాబట్టి మనం ఎప్పుడైతే డీకంపోజిషన్ అంటే అపుడు నేను ఫంక్షనల్ డిపెండెన్సీ ల యూనియన్ చేయవచ్చు అంటే R1R2 Rn F1F2Fn ఒకవేళ ఫంక్షనల్ డిపెండెన్సీల యూనియన్ చేస్తే మనకు F వస్తుంది అవి తప్పకుండా ఈక్వివాలెంట్ అయి ఉంటుంది ఈక్వివాలెన్స్ ను కంప్యూట్ చేయాలి కాని ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది దీనిని మనం రెగ్యులర్ గా వీటిన మనం చేయం కావున ఇక్కడ నేను ఒక అల్గారిథం ను రాసాను అది డీకంపోజిషన్ అనేది డిపెండెన్సీ ని ప్రిసర్వ్ చేస్తుందా లేదా అని చెబుతుంది కావున నేను సోపాన క్రమం నుచెప్పటం లేదు దీని మీరే అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి ఇక్కడ నేను ఒక సాధారణ ఉదాహరణ ను ఇచ్చాను ఇపుడు నేను డిపెండెన్సీ పై పనిచేయు డిపెండెన్సీ లు చూపబడ్డాయి వీటిని మనం ప్రొజెక్ట్ చేస్తే మనకు ఫంక్షనల్ డెపెండెన్సీ సెట్ లభిస్తుంది చిత్రంలో చూడవచ్చు ఇక్కడ R1 లో రెండు డెపెండెన్సీలు R2 లో మూడు డిపెండెన్సీలు మరియు R3 లో ఒక డిపెండెన్సీని గమనించవచ్చు ఇపుడు మనం వీటి యూనియన్ మరియు క్లోజర్ సెట్ పై పరీక్షించవలసి ఉంటుంది అది మనకు మూడు డిపెండెన్సిలు ఒరిజినల్ సెట్ కలిగి ఉంటుంది ఈ మూడు డిపెండెన్సీలు మనం R1 R2 లేదా R3 లో పరీక్షించలేం ఉదాహారణకు మనం BC→ E ని తీసుకుంటే B అనేది R1రిలేషన్లో ఉంది C అనేది R1 రిలేషన్లో ఉంది E అనేది లేదు కావున R1 లో డిపెండెన్సీ ని పరీక్షించలేం అలాగే R2 లో కూడా పరీక్షించలేం ఎందుకంటే C మరియు E రెండు ఇందులో లేవు మరియు దీనిని R3 లో కూడా పరీక్షించలేం పైన చెప్పబడిన నోషన్లో ఏది లేదు కాబట్టి డిపెండెన్సీ ప్రిసర్వెన్సీ ను కంప్యూట్ చేద్దాం ఇక్కడ ఒక తేడా ఏమిటంటే ఫంక్షనల్ డిపెండెన్సీ F1 అనేది రిలేషన్ R1నుంచి ప్రొజెక్ట్ అయిన దాని క్లోజర్ ను మనం కంప్యూట్ చేయాలి ఆ క్లోజర్ను తీసుకొని రెండవ ఫంక్షనల్ డిపెండెన్సీ ను కంప్యూట్ చేయాలి రెండవ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ప్రిసర్వ్ చేయవచ్చు అని మనం ఒక అవగాహాన కు రావచ్చు ప్రతి ప్రొజెక్టెడ్ రిలేషన్ నుండి ఫంక్షనల్ డిపెండెన్సీలు ఇంప్లై కాబడ్డాయి వాటిని పరీక్షిస్తూ క్లోజర్ సెట్ కు మనం ఒక అర్థాన్ని తీసుకువస్తాం రిలేషన్ Rvలో మనకు E ని కలిగి ఉన్నాం ఇది ప్రిసర్వ్ అయ్యింది అని చెప్పవచ్చు ఈ సెట్ F ని కలిగి ఉంది అది కూడా ప్రిసర్వ్ లో ఉంది అని చెప్పవచ్చు పైన చూపబడిన ఉదాహారణతోనే మనం మరో విధంగా ఎలా సాధిస్తామో ఇపుడు చూద్దాం దీనికి నేన్ ఎలాంటి అల్గారిథం ను వ్రాయటం లేదు కాని ఈ ఉదాహారణ కొంచేం ఊహాజనితం మొదటగా మనం చూడవలసింది ఎడమ చేతి వైపు కొన్ని డిపెండెన్సీలు ఒకటి కన్నా ఎక్కువ ఆట్రిబ్యూట్లలు కంప్యూట్ చేయాలి అనగా కుడివైపు ఉన్న ఆట్రిబ్యూట్ను తీసుకొని అది ఎడమ వైపు ఇంప్లై చేస్తుందా లేదా అని కంప్యూట్ చేయాలి కావున మనకు ఇక్కడ కుడివైపు B ఉంది మనకు కుడి వైపు AB ఉంది మనం F యొక్క క్లోజర్ సెట్ చూస్తే AB → A ఇది ఇన్ఫర్ చేయదు అలా ప్రతి కుడివైపు ఉన్న సింగిల్ ఆట్రిబ్యూట్ను పరీక్షిస్తూ అది ఇన్ఫర్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి ఒకవేళ మనం A యొక్క క్లోజర్ ను కనుగొనాలంటే మనకు A→ BC లభిస్తుంది ఇక్కడ రివర్స్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇన్ఫర్ అయింది కాని దీనిని వయోలేషన్ గా గుర్తించవదు ఎందుకంటే మనకు A→ B A→ C రెండు ఉన్నాయి కావున లాజికల్ గా A→ BC అనేది ఇంప్లై అవుతుంది కావున పైన చెప్పబడిన విషయాలతో మనం ఫంక్షనల్ డిపెండెన్సీ లో జరిగింది అని చెప్పవచ్చు పైన చెప్పబడిన విధానాలను మనం పాటించాలి పైన చూపబడిన ఏదేని విధానాన్ని మనం సాధనకు వాడవచ్చు పైన చూపబడిన చిత్రంలో డిపెండెన్సీ ప్రిసర్వేషన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వబడ్డాయి మీ ప్రాక్టీస్ కోసం ఇవి దోహాద పడతాయి ఇంతవరకు జరిగింద్ది క్లుప్తంగా చెప్పాలంటే మనం ఫంక్షనల్ డిపెండెన్సీ తో ఎలా మెరుగు పరుచుకోవాలో చూద్దాం